అల్ట్రా వైడ్బ్యాండ్ యాంటెన్నాలపై ఈ NPTEL ఉపన్యాసానికి స్వాగతం బ్రాడ్బ్యాండ్ యాంటెన్నాలను చర్చిస్తున్నప్పుడు లాగ్ పీరియాడిక్ యాంటెన్నాలు స్పైరల్ యాంటెన్నా మొదలైనవి ఉన్నాయని మేము చెప్పాము అవి బ్రాడ్బ్యాండ్ కానీ అవి ప్రకృతిలో డిస్పర్సివ్ అయేవి కాబట్టి చాలా తక్కువ వ్యవధి గల పల్స్ సాధారణంగా నానోసెకండ్ లేదా పికోసెకండ్ సమయం వ్యవధి గలవి ఆ రకమైన యాంటెన్నాకు తీవ్రమైన డిస్టార్షన్ ఉంటుంది కానీ ఈ రోజు మనం రెండు రకాల అల్ట్రా వైడ్బ్యాండ్ యాంటెన్నాలను చూస్తాము అవి ఆ రకమైన పల్స్ లను పంపించగలవు మరియు మేము దాని వివరాలలోకి వెళ్ళము ఎందుకంటే ఇవి చాలా అధునాతన విషయాలు కానీ ఈ యాంటెన్నాల యొక్క అనువర్తనాల గ్లింప్స్ కలిగి ఉండటానికి మరియు దాని కోసం ఈ యాంటెనాలు ఎందుకు అభివృద్ధి చేయబడుతున్నాయి ఈ రోజు మనకు ఈ ఉపన్యాసం ఉంటుంది కాబట్టి మొదట మేము మొదటి స్లైడ్తో ప్రారంభిస్తాము అల్ట్రా వైడ్బ్యాండ్ యొక్క నిర్వచనం ఏమిటి వాస్తవానికి వీటిపై చాలా చర్చలు జరుగుతున్నాయి మరియు IEEE ఇప్పటికీ అల్ట్రా వైడ్ బ్యాండ్ యొక్క సరైన నిర్వచనంతో ముందుకు రాలేదు కాని FCC ఫెడరల్ కమ్యూనికేషన్ కమీషన్ వారు ఇప్పటికే అల్ట్రా వైడ్ బ్యాండ్ యొక్క సరైన శాస్త్రీయ నిర్వచనంతో ముందుకు వచ్చారు మేము దానిని చూస్తాము దీని ప్రకారం పార్షియల్ బ్యాండ్విడ్త్ 20 శాతం కంటే ఎక్కువగా ఉంటే సిగ్నల్ను అల్ట్రా వైడ్బ్యాండ్ అంటారు పార్షియల్ బ్యాండ్విడ్త్ అంటే ఏమిటి వాస్తవానికి ఇది పార్షియల్ బ్యాండ్విడ్త్ ప్రాథమికంగా ఉంటుంది ఎందుకంటే అల్ట్రా వైడ్బ్యాండ్ సిగ్నల్స్ కోసం సెంటర్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు కాబట్టి తక్కువ ఆపరేషన్ ఫ్రీక్వెన్సీ ఉందిఅధిక ఆపరేషన్ ఫ్రీక్వెన్సీ ఉంది అవి గరిష్టంగా 10dB గా నిర్వచించబడతాయి కాబట్టి fH అనేది అత్యధిక ఫ్రీక్వెన్సీ దీని వద్ద 10dB సిగ్నల్ నుండి గరిష్టంగా అదేవిధంగా fL ఉంటుంది ఇది fH fL 2 గా ఉంటుంది తద్వారా ఇది బాండెడ్ నిర్వచనాన్ని ఇస్తుంది మరియు ప్రత్యామ్నాయంగా కూడా అల్ట్రా వైడ్బ్యాండ్ సిగ్నల్ కనీసం సంపూర్ణ బ్యాండ్విడ్త్ 500MHz కంటే ఎక్కువగా ఉండాలి మనం మళ్ళీ ఈ బ్యాండ్విడ్త్ నిర్వచనాన్ని పరిశీలిస్తే దయచేసి గమనించండి సాధ్యమయ్యే గరిష్ట బ్యాండ్విడ్త్ ఏమిటో మనం సులభంగా తెలుసుకోవచ్చు సిద్ధాంతపరంగా గరిష్టంగా దీని నుండి వస్తుంది ఎందుకంటే fH మరియు fL రెండూ సానుకూల ఫ్రీక్వెన్సీలు లేదా వాస్తవానికి fL సానుకూల ఫ్రీక్వెన్సీ అయి ఉండాలి తద్వారా ఏదైనా సిగ్నల్ గరిష్ట బ్యాండ్విడ్త్ కలిగి ఉన్న 200 శాతం గరిష్టంగా ఉంటుందని చూపిస్తుంది కాబట్టి అల్ట్రా వైడ్బ్యాండ్ సిగ్నల్ దీని గరిష్ట బ్యాండ్విడ్త్ 200 శాతం ఇప్పుడు ఇవి సాధారణంగా ఇంపల్స్ వంటిసిగ్నల్స్ అని మేము చూస్తాము కాని వాస్తవానికి అవి కొన్ని నానోసెకన్ల వ్యవధిలో షార్ట్ పల్స్ లాగా ఉంటాయి కాబట్టి స్పష్టంగా అవి ఎక్కువ బ్యాండ్విడ్త్ను ఆక్రమించాయి ఇవి ఈ UWB కమ్యూనికేషన్లో ఉన్నాయి ఇవి ఈ వివిధ అనువర్తనాలకు అవసరమవుతాయని మీరు చూడవచ్చు కాబట్టి ఇది UWB కమ్యూనికేషన్ స్పష్టంగా ఈ రకమైన షార్ట్ పల్స్ అవి చాలా దూరం వెళ్ళవు వాటి పరిధి పరిమితం కాబట్టి ప్రారంభంలో వాటి పరిధి కొన్ని మీటర్లు మాత్రమే అందుకే ఈ అనువర్తనాలన్నీ చాలా ఎక్కువ దూరం లేనివి అని మీరు చూస్తారు కానీ ఈ రోజుల్లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ పరికర పరికరాలు మరియు PC లన్నీ అంతర్నిర్మిత UWB బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని కలిగి ఉన్నాయి సాధారణంగా UWB పరికరాలు సాధారణంగా పనిచేయవు కానీ 1Gbps కన్నా ఎక్కువ ఈ రోజుల్లో చాలా సహజంగా ఉంది మరియు వారి పరిధి బహుశా 50 మీటర్లు కాబట్టి కొన్ని మీటర్ల నుండి 50 మీటర్ల వరకు ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారు కాని వాటి అన్ మాడ్యులేటెడ్ పల్సస్ నేరుగా పల్స్ ట్రాన్స్మీట్ అవుతున్నాయి సహజంగానే చాలా అటెన్యుయేషన్ ఉన్నాయి అందుకే పరిధి పరిమితం కానీ ఇతర UWB కమ్యూనికేషన్ అనువర్తనాలు వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్ల కోసం సాధారణంగా ఆ వేగం కంటే 100kbps తక్కువ కాబట్టి కార్యాలయం మరియు నివాస వాతావరణాన్ని పర్యవేక్షిస్తాయి అప్పుడు ప్లాంట్ మానిటరింగ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ మానిటరింగ్ మొదలైనవి అప్పుడు వైర్లెస్ BAN బాడీ ఏరియా నెట్వర్క్ రెండు బాడీ వర్న్ పరికరాల మధ్య కమ్యూనికేషన్లో కూడా ప్రజలు దీనిని ఉపయోగిస్తున్నారు అవలంచ్ భూకంపం వంటి కొన్ని ఉద్భవిస్తున్న అత్యవసర ప్రయోజనాల కోసం కమ్యూనికేషన్ లేకపోతే ఇది కమ్యూనికేషన్ను స్థాపించడానికి ఉపయోగించబడుతుంది అప్పుడు అగ్నిమాపక విభాగం మరియు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలలో ఈ కమ్యూనికేషన్ ఉపయోగించబడుతుంది కానీ కమ్యూనికేషన్ కంటే వాస్తవానికి ఈ టెక్నాలజీకి చాలా ఇతర అనువర్తనాలు ఉన్నాయి కాబట్టి UWB టెక్నాలజీ ముఖ్యంగా రాడార్ల రూపంలో సాంప్రదాయక రాడార్ల కంటే భిన్నమైన రాడార్లలలో ఉపయోగిస్తారు కాబట్టి ఖననం చేయని పేలుడు ఆర్డినెన్స్ ఉందా అని చూడటానికి UWB టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు కొన్నిసార్లు చాలా ఆయుధ మందుగుండు సామగ్రి కొన్ని IED లు మొదలైనవి వీటి లో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారు తరువాత యుద్ధం ముగిసినప్పుడు పౌర ప్రజలకు సమస్య ఉంది కాబట్టి దానిని గుర్తించడం UNO ల పని కాబట్టి దీనికి ఇది అవసరం గోడ వెనుక ఎవరైనా ఉన్నారో లేదో చూడటానికి UWB సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగించబడుతుంది అయితే దీనిని వాల్ ఇమేజింగ్ అని పిలుస్తారు వివిధ పర్వత యుద్ధ ఛార్జీలలో మంచు లోపల ఖననం చేసిన దళముల వెనుక ఎవరైనా ఉన్నారో లేదో చూడటానికి ఈ పరిజ్ఞానం ఉపయోగించబడుతుంది శీతాకాలంలో మన దేశంలో మీకు తెలుసు పొగమంచు కారణంగా మొత్తం ఉత్తర భారతదేశం రైల్వే వ్యవస్థ నిలిచిపోతుంది కాబట్టి పొగమంచు సమయంలో రైలు వ్యవస్థ లేదా రవాణా వ్యవస్థకు ఆటంకం కలగదు హైవే హెల్త్ చెకప్ హైవే తనిఖీ వాటర్ పైపులు వంటి భూగర్భ యుటిలిటీ మొదలైన వాటికి కూడా UWB టెక్నాలజీ ఉపయోగించబడుతుంది అవి లింక్ అవుతున్న వాటి హెల్త్ ఏమిటి మైనింగ్ పరిశ్రమ మైనింగ్ రూఫ్ హెల్త్ లేదా అని గనులలో అది పడిపోతుందో లేదో నిర్మించడం వాటిలో టెక్నాలజీ ఉపయోగించబడుతుంది UWB టెక్నాలజీ వ్యవసాయం కోసం సర్ఫేస్ నీటిని గుర్తించడానికి కూడా ఉపయోగించబడుతుంది ఏదైనా పంట పెరుగుదల ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు కాబట్టి క్రేన్ కదలికను కరిగిన వస్తువుల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని తెలుసుకోవడానికి వివిధ రకాల పారిశ్రామిక ఉపయోగాలు కూడా ఉన్నాయి కాబట్టి UWB టెక్నాలజీ చాలా విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించబడతాయి దీని ద్వారా నేను కలిగి ఉన్న కొన్ని ఉదాహరణలు ఇది బరీడ్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ అప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఈ రకమైన గనులు ఉన్నాయి అక్కడ కాబట్టి ఈ UWB టెక్నాలజీ ద్వారా మేము దానిని గుర్తించగలమా వాల్ ఇమేజింగ్ ద్వారా ఎవరైనా కొన్ని బందీలను తీసుకుంటే ప్రజలు వారిని చూడాలనుకుంటున్నారు లేదా పోలీసు శాఖ బయటి నుండి లోపల వున్న వారిని చూడాలనుకుంటున్నారు అప్పుడు ఏదైనా గోడ వెనుక ఎవరైనా కొన్ని రైఫిల్స్ నుండి తప్పించుకుంటారా లేదా కొంతమంది వ్యక్తులు అలా ఉన్నారు అని అనుకుందాం ఈ వ్యక్తి గోడ వెనుక అవతలి వైపు నుండి ఈ గోడ వెనుక ఉన్నాడు అనుకుందాం ఈ చిత్రం ఒక వ్యక్తి ఉందని చూపిస్తుంది అప్పుడు ఇవన్నీ ఈ రైఫిల్డ్ కాబట్టి ఇది వివిధ చిత్రాలు అప్పుడు మీరు స్పేస్ లో గాలితో కూడిన యాంటెన్నా కలిగి ఉండాలని కూడా అనుకుందాం ఈ రోజుల్లో అంతరిక్ష కు వెళ్లిన తర్వాత యాంటెన్నా అవి ఎగిరిపోతాయని ప్రజలు వీటిని ఉపయోగిస్తున్నారు కాబట్టి దీనికి UWB సాంకేతికత ఉంపయోగించవచ్చా అప్పుడు చాలా ఆర్బిటాల్ శిధిలాలు ప్రయాణిస్తుంటాయి కాబట్టి మనకు హాని కలిగించవచ్చు అందువల్ల దానిని గుర్తించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఏదో ఒక అవలంచిలో చిక్కుకున్నారని అనుకుందాం భవనం కూలిపోయిన శిధిలాల క్రింద కొన్ని వ్యక్తులు చిక్కుకొని ఉన్నారా లేదా ఆ వ్యక్తి సజీవంగా ఉన్నాడా లేదా అనేది పరిశోధన యొక్క చురుకైన ప్రాంతం అని కూడా మేము గుర్తించగలమా ఆప్టికల్ కెమెరాల నుండి మనం తీసుకున్నట్లుగా ఒక విమానం ఆ విమానం యొక్క చిత్రాన్ని పూర్తిగా తీయగలదు అందువల్ల దీనికి ఇది అవసరం ఇప్పుడు మేము వివిధ అనువర్తనాలను చూస్తే ప్రాథమికంగా రెండు రకాల అప్లికేషన్లు ఉన్నాయి ఒకటి అధిక శక్తి లేదా తక్కువ శక్తి వ్యవస్థ కమ్యూనికేషన్ సబ్ సర్ఫేస్ గుర్తింపు తక్కువ శక్తి వ్యవస్థలు అవసరమయ్యే వివిధ యుటిలిటీల కోసం హెల్త్ చెకప్అణు విద్యుదయస్కాంత పల్స్ లేదా లైట్నింగ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ E బాంబ్ మొదలైనవి మీ ఎలక్ట్రానిక్ వ్యవస్థ దానికి సాసప్తిబుల్ గా ఉందా లేదా అనేది అవసరం కాబట్టి అధిక శక్తి వ్యవస్థలు అవసరమయ్యే విద్యుదయస్కాంత పల్స్కు వ్యతిరేకంగా దీనిని వల్నేరబిలిటీ టెస్టింగ్ అని పిలుస్తారు వాస్తవానికి ప్రాథమికంగా రెండవ విషయం అధిక శక్తి వ్యవస్థలు ఇది ఒక ప్రచ్ఛన్న యుద్ధ సమయం కాబట్టి ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పుడు లేదా ఈ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రజలు అధిక వ్యవస్థతో ఈ వ్యవస్థలను అభివృద్ధి చేశారు మరియు ఆ వ్యవస్థను అభివృద్ధి చేసేటప్పుడు వాస్తవానికి అధిక శక్తి UWB యాంటెన్నాలు వచ్చాయి కానీ తక్కువ శక్తి అనేది మీరు సివిలియన్ టైప్ అవసరం లేదా అంతర్గత సెక్యూరిటీ టైప్ అవసరం ఉన్నప్పుడు ఉపయోగించబడుతాయి ఇప్పుడు ఆ అప్లికేషన్స్ వస్తున్నాయి మరియు ప్రజలు తక్కువ శక్తి UWB లను కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని తీర్చడానికి మనకు యాంటెన్నా లు అవసరం ఇప్పుడు అధిక మరియు తక్కువ పవర్ సిస్టం లకు 100 శాతం కంటే ఎక్కువ బ్యాండ్విడ్త్తో మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ వద్ద UWB యాంటెన్నాలు అవసరం అంటే మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ సాధారణంగా మీరు 10GHz అని చెప్పవచ్చు అంటే నాకు 10GHz బ్యాండ్విడ్త్ అవసరం కాబట్టి ఏదైనా 10GHz ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ అవసరం అవసరమైతే లేదా 20GHz రకం బ్యాండ్విడ్త్ అంటే 200 శాతం బ్యాండ్విడ్త్ కలిగి ఉంటేదానికి సమాధానం అదృష్టవశాత్తూ అవును ప్రజలు ఇలాంటి రకమైన విషయాలతో ముందుకు వచ్చారు 200శాతం కాకపోవచ్చు కాని ఈ రోజు మనం చూపించే 200 శాతానికి చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మొదట మనం అధిక శక్తి UWB యాంటెన్నాలను చూస్తాము మొదటిది 1995 లో అభివృద్ధి చేయబడింది దీనిని కార్ల్ బామ్ డివి గిరిD V Giri మరియు ఎవెరెట్ ఫార్Everett Farr అనే ముగ్గురు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు వాస్తవానికి దీనిని న్యూ మెక్సికోలోని వైమానిక దళ పరిశోధనా ప్రయోగశాల కిర్ట్ల్యాండ్ AFB వద్ద అభివృద్ధి చేశారు మరియు ప్రో టెక్ అనేది ఒక వ్యవస్థ దానిని విక్రయించింది కానీ ఆ మొత్తం రూపకల్పన మొదలైనవి మొత్తం పరిశోధన దాదాపు 20 సంవత్సరాలు జరిగింది ఆపై దీనిని అభివృద్ధి చేసారుఅందుకే ఈ ముగ్గురు వ్యక్తులకు ఈ యాంటెన్నా అభివృద్ధికి కు జాన్ క్రూ అవార్డు లభించింది నానోసెకండ్ టైప్ పల్స్ నాన్ డిస్పర్సివ్ అవుతాయి మరియు ఈ విషయం మొదట అభివృద్ధి చేసిన చిత్రం దీనిని ఇంపల్స్ రేడియేటింగ్ యాంటెన్నా అంటారు ఇప్పుడు ఇది దీని యొక్క స్పష్టమైన అభిప్రాయం కాబట్టి పారాబొలా రిఫ్లెక్టర్ ఉందని మీరు చూస్తారు దీనిని వేవ్ లాంచర్ అంటారు కాబట్టి మేము ఈ విషయాన్ని శాస్త్రీయంగా చూస్తాము ఒక ఎక్సైటేషన్ సోర్స్ ఉంది ఇది చాలా హై పవర్ ఎక్సైటేషన్ సోర్స్ ఇది పల్స్ ఎక్సైటేషన్ అప్పుడు వారు నిజంగా ఆ వేవ్ ని తీసుకునే ఫీడ్ చేస్తాయి మరియు అవి వాస్తవానికి TEM వేవ్ను కలిగి ఉండాలి వారు TE లేదా TM మోడ్కు వచ్చే మార్గాన్ని అనుమతించరు ఎందుకంటే అవి TE మరియు TM మోడ్కు వస్తే కటాఫ్ చేయబడతాయి కాబట్టి అవి వైడ్బ్యాండ్ లక్షణాన్ని కలిగి ఉండవు ఇది పారాబొలిక్ రిఫ్లెక్టర్ పైన అవి పడి మరియు ఆ తరువాత ప్లేన్ వేవ్ అవుతుంది చివర్లలో కొన్ని టెర్మినేటింగ్ లోడ్లు ఉన్నాయి ఇవి కట్ అవుతుందిఏదైనా అధిక ఫ్రీక్వెన్సీ భాగాలు ఏదైనా అవాంఛనీయ భాగం ఉంటే అవి తొలగించబడతాయి కాబట్టి ఒక IRA యొక్క ప్రాథమిక బిల్డింగ్ బ్లాక్స్ ఒకటి వారు పల్స్ సోర్స్ ని వారు హై పవర్ పల్స్ అని పిలుస్తారు అప్పుడు TEM వేవ్ లాంచర్ ఉంది అప్పుడు మీరు ఏ రకమైన రిఫ్లెక్టర్ కలిగి ఉండవచ్చు ఒక రిఫ్లెక్టర్ ఉందికానీ ప్రాధాన్యంగా పారాబొలాయిడ్లు ఉపయోగించబడతాయి మరియు తరువాత కొన్ని టర్మినేషన్ ఉపయోగించబడతాయి ఇప్పుడు TEM వేవ్ లాంచర్ డిజైన్ ఎంపికలు అనేవి బెంట్ సర్కులర్ కోన్ కావచ్చు ఇది కోప్లానార్ ప్లేట్లు చివరి మాడిఫైడ్ కోప్లానార్ ప్లేట్లు లేదా అసిమ్ప్టోటిక్ కొనికల్ డైపోల్ ప్లేట్లు కావచ్చు ఇది చాలా ఆధునిక విషయం కాబట్టి ఆ బెంట్ సర్కులర్ కోన్ ని చూద్దాం ఇది కూడా TEM వేవ్ లను లాంచ్ చేయగలదు లేదా ఇది కోప్లానార్ ప్లేట్లు ప్లానార్ ప్లేట్లు కానీ కోప్లానార్ ఇప్పుడు ఇది మాడిఫైడ్ కోప్లానార్ ప్లేట్ చివరకుACD అసింప్టోటిక్ కొనికల్ డైపోల్ ఫీడ్ ఇది కాబట్టి వాస్తవానికి సాంప్రదాయ IRA ను కోప్లానార్ ప్లేట్ల నుండి రూపొందించారు అయితే దీనికి 200Ω ల ఇన్పుట్ ఇంపెడెన్స్ ఉందని కనుగొనబడింది ACD కూడా మీకు ఇవ్వగలదు కాని అసిమ్ప్టోటిక్ కొనికల్ డైపోల్ యొక్క మంచి విషయం ఏమిటంటే అది సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఇన్పుట్ ఇంపెడెన్స్తో IRA చేయవచ్చు ఇక్కడ అది 200Ω అని చూపిస్తోంది కానీ ఇది పోలిక మరియు ఈ ACD ఫీడ్ విషయాలు కూడా మంచి గెయిన్ ఇస్తాయని నిరూపించవచ్చు ఇది సాధారణంగా మీరు చూసే లాస్ 10dB ఇంపెడెన్స్ బ్యాండ్విడ్త్ మరియు ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇది ఇచ్చిన నానోసెకండ్ టైప్ కోసం అలా కనిపిస్తుంది అప్పుడు ఇది గెయిన్ కాబట్టి కొంచెం మెరుగ్గా పోలిస్తే ఇది మంచి ACD ఫీడ్ ఇప్పుడు IRA కి ప్రాథమికంగా ఒక బలూన్ అవసరం ఎందుకంటే సాంప్రదాయిక IRA రూపకల్పన చేయబడినది 200Ω ల ఇంపిడెన్స్ ఇప్పుడు పల్స్ జనరేటర్లు సాధారణంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ 50 Ωలతో జనరేటర్లను ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసు పల్స్ జనరేటర్లు కూడా సింగిల్ ఎండ్ కలిగి ఉంటాయి కాబట్టి 200 Ω లైన్ పొందడం కష్టం కాబట్టి 200Ω నుండి 50Ω బలూన్ జోడించాల్సిన అవసరం ఉంది మరియు ఏదైనా బలూన్ అవాంఛనీయమైన కొంత పవర్ లాస్ ఉత్పత్తి చేస్తుంది కాబట్టి బలూన్ అవసరం లేని విధంగా ప్రజలు IRA ని సవరించారు కాబట్టి ACD తో మీరు 100 Ω ఇంపెడెన్స్ను కూడా డిజైన్ చేయవచ్చని మీరు చూస్తారు అదేవిధంగా ఇప్పుడు మీకు గ్రౌండ్ ప్లేన్ ఉంటే మరియు మీ వద్ద హాఫ్ IRA అంటే HIRA హాఫ్ ఇంపల్స్ రేడియేటింగ్ యాంటెన్నా అని పిలుస్తారు అప్పుడు బలూన్ ను వదిలించుకోవడానికి మీరు దీనిని ఉపయోగించవచ్చు కాబట్టి దీని నుండి 50 Ω నుండి 100 Ω ఇంపెడెన్స్ సాధించవచ్చు ఇది హాఫ్ HIRA ఇది ఇన్పుట్ ఇంపెడెన్స్ కాబట్టి మీరు 100 నుండి 50Ω వరకు మారుతూ ఉంటుంది కొన్ని సార్లు ఇది 50Ω కంటే తక్కువగా ఉంటుంది కానీ ఇది మంచి విషయం మరియు ఇది ఎక్సైటేషన్ మీరు దీని యొక్క ఎక్సైటేషన్ ని ఇస్తే ఇది దూరం వద్ద కొలిచిన వోల్టేజ్ దీనిని పునరుత్పత్తి చేస్తున్నారని మీరు చూస్తారు ఇక్కడ డిస్పెర్షన్ అవ్వడం లేదు మరియు ఇది HIRA యొక్క ఇంపల్స్ రెస్పాన్స్ ఇదంతా IRA కి అవసరం కాబట్టి చాలా తక్కువ రింగింగ్ మరియు మీరు దానిని విజయవంతంగా చూస్తారు ఇది మంచి ఎక్సైటేషన్ రెస్పాన్స్ ను ఇస్తోంది అంటే మీరు ఎక్సైటేషన్ ఇస్తే అది ఇస్తుంది ఇప్పుడు ఇంపల్స్ వన్ సైడెడ్ అని మీరు చెప్పవచ్చు కానీ ఎందుకు 2 ఉన్నాయి వాస్తవానికి అది ఎల్లప్పుడూ వస్తుంది ఎందుకంటే వాస్తవానికి ఫార్ ఫీల్డ్ లో వేవ్ ప్రసారం ప్రాంభమైయినప్పుడుఇది తిరిగి వచ్చినప్పుడు ఈ నెగిటివ్ సైడ్ వస్తుంది మరియు పాజిటివ్ సైడ్ ఒక ఇంపల్స్ ఉందని చెప్పడానికి సరిపోతుంది ఇప్పుడు ఇవి మీరు మెటల్ ఫిల్మ్ రెసిస్టర్లను కలిగి ఉన్న వివిధ టెర్మినేషన్లు లేదా మీరు కార్బన్ కంపోజిషన్ రెసిస్టర్లను కలిగి ఉండవచ్చు ఇది హై పవర్ విషయం కి సంబందించిన విషయాలు ఇప్పుడు లో పవర్ UWB యొక్క ఒక సాధారణ అప్లికేషన్ గ్రౌండ్ లో చొచ్చుకుపోయే రాడార్ను తయారు చేస్తున్నట్లు మీరు చూస్తున్నారు ఇది కమ్యూనికేషన్ మినహా నేను దీని గురించి చెప్పిన అన్ని అప్లికేషన్లు అవి చేయవచ్చు కాబట్టి వివిధ ఎంపికలు ప్రింటెడ్ మోనోపోల్స్ రగ్బీ బాల్ యాంటెన్నా ఉన్నాయి ఇంకా వివాల్డి యాంటెన్నాలు ఉన్నాయి బో టై యాంటెన్నాలు మొదలైనవి ఉన్నాయి మేము వాటిని చూస్తాము GPR యాంటెన్నా యొక్క అవసరం ఏమిటి వాస్తవానికి దీనికి అల్ట్రా వైడ్ బ్యాండ్విడ్త్ అవసరం ఎందుకంటే ఏదైనా రేంజ్ రిజల్యూషన్ బ్యాండ్విడ్త్కు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మీరు రిజల్యూషన్ పొందే బ్యాండ్విడ్త్ ఎక్కువ UWB రకం బ్యాండ్విడ్త్ మరియు 10GHz మొదలైనవి చాలా రకాలలో ఫైన్ రిజల్యూషన్ పొందుతాము అప్పుడు GPR తక్కువ ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ను కోరుకుంటుంది ఎందుకంటే ఇది గ్రౌండ్ లేదా ఏదైనా మెటీరియల్ వాల్ మొదలైనవి వాటిలో లోకి చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది అందువల్ల దీనికి తక్కువ ఫ్రీక్వెన్సీ FL ఉండాలి ఇది సాధారణంగా 300MHz 400 MHz క్రమంలో చాలా తక్కువగా ఉండాలి అప్పుడు కూడా ఇది అధిక ఫ్రంట్ టు బ్యాక్ రేషియో కలిగి ఉండాలి అంటే బ్యాక్లాగ్ తగ్గించబడాలి ఎందుకంటే GPR ఎల్లప్పుడూ గ్రౌండ్ కి దిగువన కనిపిస్తుంది కాబట్టి అనవసరంగా పవర్ ఎందుకు ఉండాలి ఏదైనా గేయిన్ ఉంటే స్పష్టంగా మంచి గేయిన్ అంటే పవర్ అవసరం తక్కువ లేదా గ్రౌండ్ లో రేంజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి లో పవర్ గల GPR రకం యాంటెన్నా యొక్క నాలుగు అవసరాలు కాబట్టి GPR యాంటెన్నాల పోలికలో ఒకటి TEM హార్న్ ఇది కూడా నాన్ డిస్పర్సివ్ ని ఇస్తుంది ఇది మంచి డైరెక్టివిటీని కలిగి ఉంది కాని సమస్య ఏమిటంటే దాని పరిమాణం చాలా పెద్దది స్పైరల్ యాంటెన్నా దీని గురించి మేము ఇప్పటికే చర్చించాము ఇది డిస్పర్సివ్ అందుకే ఇది సమస్యను సృష్టిస్తుంది ఈ లో టైప్ అప్లికేషన్ ల లో కొన్నిసార్లు ఇంపల్స్ రేడియేటింగ్ యాంటెన్నా కూడా ఉపయోగించబడుతుంది కానీ మళ్ళీ సమస్య ఏమిటంటే దాని పరిమాణం చాలా పెద్దది అప్పుడు వివాల్డి యాంటెన్నా అని పిలువబడే టేపర్డ్ స్లాట్ యాంటెన్నాలు ఉన్నాయి ఇది మంచి బోర్ సైట్ డైరెక్టివిటీ మరియు లో సైడ్ లోబ్ లెవెల్ ని కలిగి ఉంటుంది కానీ దాని సమస్య ఏమిటంటే దాని రేడియేషన్ ఎండ్ ఫైర్ అంటే గరిష్ట రేడియేషన్ ఎండ్ ఫైర్ దిశలో జరుగుతుంది కాబట్టి కొన్ని అప్లికేషన్ల లో ఇది సమస్యను సృష్టిస్తుంది అప్పుడు దాని యొక్క పరిమాణం చాలా పెద్దదిగా మారుతుంది అది కూడా డిస్పర్సివ్ కాదు ఇది అల్ట్రా వైడ్బ్యాండ్ అప్పుడు వివిధ రకాల ప్లానర్ మోనోపోల్స్ మరియు డైపోల్స్ ఉంటాయి కానీ కొన్నిసార్లు అవి డిస్పర్సివ్ మొదలైనవి అవుతాయి ఇప్పుడు రగ్బీ బాల్ మోనోపోల్ యాంటెన్నాగురించి తెలుసుకుందాం దీని బ్యాండ్విడ్త్ 0 3GHz నుండి 2 5GHz వరకు మీరు చూస్తారు మరియు ఆ నిర్వచనం నుండి పాక్షిక బ్యాండ్విడ్త్ ని మేము లెక్కించినట్లయితే అది 157 శాతం బ్యాండ్విడ్త్ ఇస్తుంది దీని పోలరైజేషన్ లీనియర్ గా ఉంటుంది డైరెక్టివిటీ అనేది ఓమ్నిడైరెక్షనల్ మీరు చూసే ఇంపెడెన్స్ బ్యాండ్విడ్త్ ఇది 0 3 నుండి 2 5 వరకు ఇదీ పని చేస్తుంది మరొక ఎంపిక బో టై యాంటెన్నా ఇది డైపోల్ వాస్తవానికి ప్రజలు దీనిని సవరించారు ఆపై వివిధ హై ఫ్రీక్వెన్సీ అవాంఛనీయ విషయాలను మాడిఫైడ్ చేయడానికి కొన్ని రెసిస్టివ్ లోడింగ్ ఉంచండి ప్రజలు కూడా లంపెడ్ లోడ్ చేయడానికి బదులుగా ఇక్కడ లోడ్ చేస్తారు కాబట్టి సివిల్ ఇంజనీరింగ్లో హెల్త్ చెకప్ లేదా వివిధ భవనాల మౌలిక సదుపాయాల హెల్త్ వంటి వివిధ అప్లికేషన్ లలో ఈ యాంటెన్నా ఉపయోగించబడుతుంది ఇప్పుడు ఒక RC లోడెడ్ బో టై యాంటెన్నా కూడా ఉంది దీనిలో ఇది ఒక ప్లానర్ రకం RC లోడింగ్ కండక్టింగ్ ప్లేన్ యాంటెన్నాల లోపల ఉంచబడుతుంది దీని బ్యాండ్విడ్త్ 0 3 నుండి 3GHz వరకు ఉంటుంది ఇది మునుపటి 163 శాతంతో పోలిస్తే భిన్న బ్యాండ్విడ్త్ ఇది గ్రాఫ్ అని మీరు చూడవచ్చు మీరు ఈ విధంగా ఇన్పుట్ సిగ్నల్ ఇస్తే ఇది మీకు ఇలాంటి సిగ్నల్ ఇస్తుంది నేను ఎప్పుడూ చెప్పినట్లుగా మీరు ఒక ఇంపల్స్ ఇస్తే మీరు చూస్తారు దీనికి ఏదైనా యాంటెన్నాకు విలక్షణమైన ఈ డబుల్ సైడెడ్ విషయం ఉంటుంది ఎందుకంటే ఫార్ ఫీల్డ్ లోని యాంటెన్నా వాస్తవానికి డెరివేటివ్ అవుతుంది ఒక సిగ్నల్ పైకి వెళ్తుంది మరొక సిగ్నల్ క్రిందికి వెళ్తోంది కాబట్టి మీరు ఆ డెరివేటివ్ తీసుకుంటే మీరు ఎల్లప్పుడూ ఈ పాజిటివ్ పీక్ మరియు నెగిటివ్ పీక్ ని పొందుతారు ఇప్పుడుఇది ఫ్యాబ్రికేటెడ్ RC బో టై యాంటెన్నా లాగా ఉంది మరియు ఇది S11 యొక్క సిములేటేడ్ ఫలితాలు ఇది రియలైజ్డ్ గెయిన్ చివరగా బ్యాక్లాగ్ రేడియేషన్లను మెరుగుపరచడానికి మీరు కొన్ని లెన్స్లను కూడా ఉంచవచ్చు ఈ లెన్స్ డిజైన్ మళ్ళీ మనం చూసిన సర్ఫేస్ ఈక్వివలెన్స్ ప్రిన్సిపుల్ నుండి వచ్చింది ప్రజలు ఈ రోజుల్లో మెటామెటీరియల్ లెన్స్ ఉపయోగిస్తున్నారు మెటామెటీరియల్ ఒక ప్రాపర్టీ వాస్తవానికి మెటామెటీరియల్ అంటే ఉనికిలో లేదు వాస్తవానికి అది మెటామెటీరియల్స్ నుండి μ లేదా ఎప్సిలాన్ లాగా ఉంటుంది అంటే వాటిలో ఒకటి పర్మిటివిటీ మరియు పర్మియాబిలిటీ అందులో ఒకటి నెగిటివ్ గా ఉంటుంది ఇది ఇప్పటికే ఉన్న మెటీరియల్ లో కనిపించని వివిధ ప్రాపర్టీలను ఇస్తుంది కాబట్టి ఇది కొన్ని సెల్స్ ప్లానార్ అర్రే ఇది ఒక సెల్ ఇలా కనిపించే పిరియాడిక్ స్ట్రక్చర్ ఆపై మీరు కలిగి ఉంటే మీరు దీన్ని తిరిగి చూస్తారు ఇది యాంటెన్నా ప్లేన్ మరియు వేరే ప్లేన్ లో లెన్స్ ఉంది ఇది మోడల్ కాబట్టి మెటామెటీరియల్ లెన్స్తో ఉన్న RC బో టై కలిసి యాంటెన్నా తయారు చేయబడినది ఇది వివిధ ఇన్పుట్ ప్రాపర్టీస్ లను ఇస్తుంది రిటర్న్ లాస్తో మీరు ఇక్కడ 10dB నుండి 3GHz వరకు అంటే ఇంపెడెన్స్ బ్యాండ్విడ్త్ 0 3 నుండి 3 GHz వరకు ఉంటుంది ఇది చాలా మంచిది ఫ్రంట్ టు బ్యాక్ రేషియో లెన్స్తో మరియు లెన్స్ లేకుండా ఇక్కడ చూపబడింది కాబట్టి ఫ్రంట్ టు బ్యాక్ రేషియో గరిష్టంగా 15 39dB అంటే ఇది బ్యాక్ రేడియేషన్ను 1 46GHz వద్ద 15 39dB తగ్గించుకుంటుంది మరియు అన్ని ఫ్రీక్వెన్సీల వద్ద లెన్స్ లేకుండా కంటే మెరుగైనది కాబట్టి లెన్స్ ఉంచడం వలన ఫ్రంట్ టు బ్యాక్ రేషియో మెరుగుపర్చడానికి సహాయపడుతుంది మరియు బోర్ సైట్ గెయిన్ లెన్స్తో గరిష్టంగా 11 GPR యాంటెన్నాకు ఇది చాలా ముఖ్యమైనది మరియు లెన్స్ లేకుండా గరిష్టంగా గేయిన్ 6 45dB కాబట్టి రెండు పాయింట్ల GHz పై ఫ్రీక్వెన్సీల వద్ద కనీసం 5dB మెరుగుదల లెన్స్ ద్వారా ఇవ్వబడింది మీరు లూప్తో లోడ్ చేస్తే RC లోడింగ్కు బదులుగా ప్రజలు మరొక విషయంతో ముందుకు వచ్చారు కాబట్టి ఇది లూప్ బో టై కి సమానం కాబట్టి ఇవి లోడింగ్లు అని లూప్ యొక్క ఎవల్యూషన్ ఇది అసలు యాంటెన్నా అనుకుందాం మరియు మీరు ఇలా లోడ్ చేస్తున్నారు ఈ రెండు చేరితే అని మీరు భావిస్తే ఇది అలాంటిదే అవుతుంది కాబట్టి ఇది లూప్తో లోడ్ చేయబడిన బో టై యాంటెన్నా ఇది ఫ్యాబ్రికేటెడ్ యాంటెన్నా ఇవి కొన్ని ఫలితాలు మరియు రేడియేషన్ పాటర్న్ ఇప్పుడు ఈ ఆధునిక యాంటెన్నాలు రాకముందు ఈ UWB యాంటెనాలు అన్నింటిలో ఒక సమస్య ఉంది తక్కువ ఫ్రీక్వెన్సీల వద్ద ఇవి ఎల్లప్పుడూ బోర్ సైట్ గరిష్ట రేడియేషన్ ని కలిగి ఉంటుంది కానీ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ తరువాత అవి టిల్టింగ్ మెయిన్ బీమ్ టిల్టింగ్ ప్రారంభమవుతుంది కానీ మొత్తం బ్యాండ్ అంతటా టిల్టింగ్ లేదని మీరు చూస్తారు ఇప్పుడువాస్తవానికి ఇంఫిడెన్స్ బ్యాండ్విడ్త్ UWB యాంటెనాలలో మొత్తం బ్యాండ్విడ్త్ను ఉపయోగించుకోలేకపోతున్నాము అందుకే ఉపయోగకరమైన బ్యాండ్విడ్త్ అనే పదం ఉంది అన్ని ప్లానర్ యాంటెనాలు UWB ప్లానార్ యాంటెనాలలో లోపాలున్నాయని తేలింది ఇప్పుడు ఇది దానిని చేయగలదని అనిపిస్తుంది మరియు మీరు చూసే డైరెక్టర్స్ లను ఒకదానికి బదులుగా ఎక్కువ లూప్స్ ఉంచవచ్చు తద్వారా డైరెక్టర్ కి ఒక విధమైన విషయం ఇస్తుంది కాబట్టి ఇది ఫ్యాబ్రికేటెడ్ యాంటెన్నా లూప్ లోడెడ్ బో టై ఇవి వివిధ డిజైన్ పారామీటర్స్ మరియు ఇది డైరెక్టర్స్ తో ఉంది ఇది రేడియేషన్ పాటర్న్ రేడియేషన్ పాటర్న్ వివిధ ఫ్రీక్వెన్సీల వద్ద మారుతున్నట్లు మీరు చూస్తున్నారు కానీ గరిష్ట రేడియేషన్ ఎల్లప్పుడూ బోర్ సైట్ లో ఉంటుంది తద్వారా మీరు ఇక్కడ చూసేందుకే ఈ బో టై యాంటెన్నా కోసం వివిధ పోటీదారులు లిస్ట్ చేయబడ్డారు మీరు చూసే బ్యాండ్విడ్త్ 10 1 విలక్షణమైనది 10 1 అంటే మీకు 500 MHz ఉంటే అప్పుడు మీ లూప్ fL 500Hz మరియు మీ fH అనేది 10 రెట్లు అంటే 5GHz అంటే 5 GHz కాబట్టి దురదృష్టవశాత్తు ఉపయోగకరమైన బ్యాండ్విడ్త్ 41 RC లోడెడ్ బో టై కి ఉంటుంది ఎందుకంటే 2GHz తర్వాత బీమ్ టిల్టింగ్ ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు ఇతర విషయాలను కూడా చూస్తున్నారు ఇవి రకరకాల సూచనలు కాబట్టి ప్రజలు 250 MHz కి వెళ్ళారు కాని మీరు చూస్తున్నారు 3 1 బ్యాండ్విడ్త్ మరియు పరిమాణం కూడా ఒక కారకం ఎందుకంటే ఈ వ్యవస్థలకు చిన్న పరిమాణం మంచిది RC బో టై మీకు 10 1 కి ఇవ్వగలదు అది 5 1 గా ఉంటుంది అయితే మీరు లెన్స్ పెడితే అది 51 అవుతుంది71 అవుతుంది మీరు ఇతర విషయాలు ఎక్కువ లేదా తక్కువ అని చూస్తారు అదే కానీ మీరు చూసే లూప్ బో టై 500 MHz అంటే 101 నుండి 111 గా మార్చబడింది అంటే బ్యాండ్విడ్త్ పెరుగుతోంది మరియు లూప్ బో టై ప్లస్ డైరెక్టర్లు మెరుస్తున్నట్లు మీరు చూస్తున్నారు మరియు 13 1 వరకు ఉంది ఇది ఇప్పటి వారికి సాధించినవాటిలో ఉత్తమమైనది మరియు ఉపయోగించదగిన బ్యాండ్విడ్త్ ఈ ఇంపెడెన్స్ బ్యాండ్విడ్త్ మొత్తాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది గొప్ప మెరుగుదల మరియు ఇది చాలా మంచి GPR యాంటెన్నా కాబట్టి ఫీచర్లో ఇది చాలా అనువర్తనాలను కలిగి ఉంటుందని ఆశిద్దాం దీనితో వివిధ UWB యాంటెనాలు దానిని ఎలా తయారు చేయాలో వివిధ లక్షణాలు ఉన్నాయని మేము చూశాము మరియు ఇది పరిశోధన యొక్క చురుకైన ప్రాంతం దీని తరువాత ప్రజలు మంచి మరియు మంచి యాంటెన్నాలతో వస్తారని ఆశిద్దాం ఈ UWB యాంటెన్నాలతో మీరు పల్స్ ఎక్సైటింగ్ ఇస్తున్నట్లు చాలా న్యారో పల్స్ లేదా పికోసెకండ్ వ్యవధిని ఇవ్వడం ద్వారా మీరు కలిగి ఉండవచ్చని మేము చూపించాము కానీ మీరు కూడా రేడియేటెడ్ సిగ్నల్ పొందుతున్నారు కాబట్టి అక్కడ డిస్పెర్షన్ అవ్వడం లేదు కాబట్టి ఇవి మంచి విషయాలు ఆశాజనకంగా మీ ప్రజలు కూడా మంచి సెర్చ్ యాంటెన్నా డిజైన్ను కలిగి ఉంటారు కాని ఈ రకమైన యాంటెన్నాలను సంపూర్ణ రూపకల్పన చేసినట్లు మనం చూసినవి కాబట్టి మేము ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ ముగించాము తదుపరి ఉపన్యాసంలో వివిధ యాంటెన్నాల లక్షణాలను ఎలా కొలవాలో చూద్దాం కాబట్టి యాంటెన్నా కొలతలు మనం అక్కడ కేంద్రీకరిస్తాము ధన్యవాదాలు